మానవ వనరుల నిర్వహణ తరగతికి తిరిగి స్వాగతం మేము వ్యాపార నీతులు గురించి చర్చిస్తున్నాము ఇప్పుడు ఈ నైతిక మానవ వనరుల నిర్వాహకుడి జీవితానికి ఎలా వర్తిస్తుంది అనే అంశానికి వెళ్తాము మనం ఇప్పటి వరకు అధ్యయనం చేసినవి మానవ వనరుల నిర్వాహకులు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయనే దాని గురించి మాట్లాడుదాం లేదా మానవ వనరుల నిర్వాహకులుగా వారి పాత్రలలో వారు వ్యవహరించాల్సిన అవసరం ఉంది క్రిస్టి క్రిస్టి క్రేన్ మాటెన్ మరియు గోమెజ్ మెజియా బాల్కిన్ కార్డి కాబట్టి అదే పుస్తకాలు ప్రజా ప్రయోజనంలో బహిర్గతం చేయడం అంటారు హెచ్ఆర్ఎం కార్యకలాపాల యొక్క నైతిక అంశాలు మొదటి విషయం మేము ఇక్కడ వ్యవహరించేది ప్రజా ప్రయోజనంలో బహిర్గతం చేయడం విజిల్బ్లోయింగ్ అంటారు చాలా చాలా క్లిష్ట పరిస్థితి విజిల్బ్లోయింగ్ అంటే ఏమిటి ప్రస్తుత ఉద్యోగి తన లేదా ఆమె సంస్థ మునిగిపోతున్న లేదా తోటివారు మునిగిపోతున్న నైతిక ప్రవర్తనను బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు విజిల్బ్లోయింగ్ అంటారు కాబట్టి సంస్థ దాని ఉత్పత్తి లేదా విధానం ద్వారా అవకాశం వచ్చినప్పుడు విజిల్బ్లోయింగ్ మంచిది మంచి ఆలోచన ఎప్పుడూ విజిల్బ్లోయింగ్ మీరు మీ తోటి వారిపై లేదా మీ సంస్థపై ఎప్పుడూ విజిల్ దెబ్బకొట్టాలి కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన మీరు చేయగలరు చాలా బాగుంది నాకు తెలియదు కానీ సంస్థ తన ఉత్పత్తి లేదా విధానం ద్వారా ఉద్యోగులకు లేదా ప్రజలకు తీవ్రమైన మరియు గణనీయమైన హాని కలిగించే అవకాశం ఉంటే మీరు దీన్ని చేయవచ్చు మీరు చూడగలిగితే రాబోయే హాని ఉందని మీకు వీలైతే సంస్థ ఏమి చేస్తున్నా అది ఏదో ఒక విధంగా సమాజానికి హాని చేస్తుంది లేదా హాని చేస్తుంది లేదా ప్రజా ప్రయోజనానికి లేదా ఉద్యోగులకు కొంత హాని కలిగిస్తుంది అప్పుడు మీకు తెలుసు అప్పుడు మాత్రమే మీరు ఈ కార్యకలాపాలను నివేదించాలి అప్పుడే ఈ కార్యకలాపాలను అనైతికంగా పరిగణించవచ్చు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఉద్యోగులు తీవ్రమైన ముప్పును గుర్తించిన తర్వాత వారు దానిని వారి తక్షణ పర్యవేక్షకుడుకి నివేదించగలరు మరియు వారి నైతిక ఆందోళనను తెలియజేయగలరు కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీ తక్షణ పర్యవేక్షకుడుకి ఏమి జరుగుతుందో తెలియజేయండి మరియు వారు మీకు సహాయం చేయగలరా మీ సంస్థ కోసం ఎవరో ఒకరిపైకి వెళ్లి ఈలలు వేయాలని నిర్ణయించుకునే ముందు ఆ కార్యాచరణను పరిష్కరించండి మూడవ పరిస్థితి దీనిలో లేదా మూడవ షరతులో మీరు దీన్ని చేయగలరు మీ తక్షణ పర్యవేక్షకుడు ఆందోళన గురించి సమర్థవంతంగా ఏమి చేయనప్పుడు మీకు తెలుసు ఏదో ఒకరికి హానీకలిగించబోతోంది మీరు మీ తక్షణ పర్యవేక్షకుడుకి తెలియజేశారు తక్షణ పర్యవేక్షకుడు చేయకూడదని నిర్ణయించుకున్నాడు దాని గురించి ఏమీ చేయలేడు దాని గురించి ఏమీ చేయలేకపోయాడు మరియు ఉద్యోగిగా మీరు సంస్థలోని ఇతర అంతర్గత విధానాలు మరియు అవకాశాలు అయిపోయాయి మీరు మీ సామర్థ్యంలో ప్రతిదాన్ని ప్రయత్నించారు మీరు దీన్ని ప్రజలకు నివేదించారు మీరు మీ పర్యవేక్షకుడితో మాట్లాడారు సంస్థ అవాంఛనీయ కార్యకలాపాలను నివేదించాలిసిన ప్రతి పద్ధతిని అనుసరించారు మరియు ఇప్పటికీ దాని నుండి ఏమి బయటకు రాలేదు ఆ సమయంలో మీరు విజిల్బ్లోయింగ్ను ఆశ్రయించవచ్చు అంటే సాధారణ ప్రజలకు చెప్పడం సాధారణ ప్రజల నుండి మద్దతు పొందడం లేదా సంస్థను కోర్టుకు తీసుకెళ్లవచ్చు దయచేసి దీన్ని చేయవద్దు సంస్థ యొక్క ఉత్పత్తి లేదా సాధన ప్రజలకు లేదా వినియోగదారులకు తీవ్రమైన మరియు అవకాశం కలిగించే ప్రమాదం ఉందని సహేతుకమైన నిష్పాక్షిక పరిశీలకుడిని ఒప్పించే డాక్యుమెంటరీ ఆధారాలు మీ వద్ద ఉంటే తప్ప మీరు విజిల్ వేయలేరు మీరు సాధన లేదా ఉత్పత్తికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలు వచ్చే వరకు ఎవరికైనా తీవ్ర హాని కలిగించే వరకు మీరు విజిల్బ్లోయింగ్ను ఆశ్రయించకూడదు ఎందుకంటే ఇది తప్పు అని మీరు భావిస్తారు అది తప్పుగా పరిగణించబడలేదు మరియు మీకు డాక్యుమెంటరీ ఆధారాలు లేకపోతే మీరు ఎప్పుడూ ఏదో చెప్పకూడదు ఎందుకంటే సాధారణ అభిప్రాయాలకు చట్టం మద్దతు ఇవ్వదు ధృవీకరించబడిన పరిశీలనలకు చట్టం మద్దతు ఇవ్వదు చట్టం డాక్యుమెంటరీ సాక్ష్యాలకు మాత్రమే మద్దతు ఇస్తుంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి బహిరంగంగా వెళ్లడం ద్వారా అతను లేదా ఆమె అవసరమైన మార్పులు తీసుకువచ్చేలా చూస్తారని నమ్మడానికి ఉద్యోగికి మంచి కారణాలు ఉన్నాయి ఇది చట్టపరమైన అవసరం కాదు కానీ ఇది ఆచరణాత్మక సూచన విజిల్ దానితో చాలా ఇబ్బందులు తెస్తుంది మీరు ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే దయచేసి కానీ విజిల్బ్లోయింగ్ చాలా మంచి ఆలోచన కాకపోవచ్చు మీకు తెలిసినంత వరకు దాని గురించి ఏదైనా చేయబడుతుంది మీరు చేయని ఉత్పత్తి లేదా సాధనం గురించి మీకు తెలుసు మీకు తెలుసు అది బాగా చేయడం లేదు లేదా ఏదో ఎక్కడో తప్పు జరుగుతోంది మీకు డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయి వాస్తవానికి డాక్యుమెంటరీ ఆధారాల మద్దతు మీకు అవసరమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది కానీ డాక్యుమెంటరీ సాక్ష్యం అన్ని విధాలుగా బలంగా ఉంటే దానితో ముందుకు సాగండి కానీ మీరు ఏదో ఒక సమయంలో యుద్ధంలో గెలిచినట్లు కొన్ని సూచనలు ఉండాలి నేను విజిల్ బ్లోయర్లను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించడం లేదు దయచేసి దానిని ఆ విధంగా తీసుకోకండి మీరు అలా చేయాలని నిర్ణయించుకునే ముందు మీరు చాలా బలంగా ఉండాలి మరియు మీరు మీ వనరులన్నీ అయిపోయినట్లయితే విషయాలు ఇంకా సరిగ్గా లేవు అన్ని విధాలుగా మీరు మీ మెడను బయటకు తీయాలి ఎందుకంటే మీరు లేకపోతే ఎవరు చేస్తారు ఈ సమయంలో మనమందరం ఆట మారేవారు కావాలి కాబట్టి కానీ అదే సమయంలో ఒక ఆచరణాత్మకంగా ఉండాలి అందువల్ల దయచేసి మీరు పోయినదారులు మీకు తెలుసు మీ వాదన తర్కంలో పాతుకుపోయినది మరియు హార్డ్ కోర్ డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారించుకోండి ఆపై అన్ని విధాలుగా వెళ్లి పోరాడండి మీరు పోరాడటానికి అక్కడ ఉన్నారు హెచ్ ఆర్ నిర్వాహకులు వ్యవహరించే ఇతర సమస్య ఉద్యోగుల బహుమతులు హెచ్ ఆర్ మేనేజర్లు మీరు ఎప్పుడు చెబుతారు సరే విజిల్ బ్లోయింగ్ మాకు ఎలా సంబంధం కలిగి ఉంటుంది కొంచెం వెనుక దారి చేయండి మరియు మీరు చెబుతారు విజిల్ బ్లోయింగ్ ఒక హెచ్ ఆర్ మేనేజర్ పనికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది హెచ్ ఆర్ మేనేజర్ గా ఉద్యోగులకు మద్దతు ఇవ్వడం మీ బాధ్యత కానీ ఏది సరైనది రక్షించడం కూడా మీ బాధ్యత అందుకే మేము ఇక్కడ వ్యాపార నీతిని అధ్యయనం చేస్తున్నాము కాబట్టి విజిల్ బ్లోయర్ ఇవన్నీ చేసి ఉంటే హెచ్ఆర్ మేనేజర్ గా మీ సామర్థ్యంలో విజిల్ బ్లోయర్ మద్దతు ఇవ్వాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవచ్చు హెచ్ఆర్ నిర్వాహకులు నిరంతరం వ్యవహరించే ఇతర సమస్య ఉద్యోగుల బహుమతులు సరసమైన మరియు లక్ష్యం వ్యవస్థలను మీరు ఎలా నిర్ధారిస్తారు లేదా ప్రయోజనాల ప్యాకేజీ రూపకల్పన యొక్క సరసతను మీరు ఎలా నిర్ధారిస్తారు రివార్డ్ వ్యవస్థలను చెదరగొట్టడంలో ఇతరులకు మెరుగైన పనితీరు కనబరుస్తున్నఉద్యోగులకు రివార్డులను మీరు ఎలా నిర్ధారిస్తారు కాబట్టి ఇది చాలా కష్టమైన విషయం మన మందరం హెచ్ఆర్ మేనేజర్ గా వ్యవహరిస్తాము అప్పుడు మరియు కొవ్వు పిల్లి చెల్లింపు మరొక విషయం మేము హెచ్ఆర్ నిర్వాహకులుగా వ్యవహరిస్తాము కొవ్వు పిల్లి చెల్లింపు అనేది ఈ రోజుల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఇచ్చే అధిక జీతాలు తప్ప మరొకటి కాదు మరియు ప్రస్తుత చర్చ ఏమిటంటే సీనియర్ అధికారులు నిజంగా విలువైన వారు మీరు సహకారం యొక్క వ్యయ ప్రయోజన విశ్లేషణ చేస్తే ఈ సీనియర్ వ్యక్తులు సంస్థకు జీతాలు ఇస్తారు వారు పొందుతారు సంస్థ వారి రచనల నుండి గణనీయమైన లాభం ఉందా లేదా కాకపోతే వారికి ఈ భారీ జీతాలు ఎందుకు చెల్లించాలి అది చర్చ అది జరుగుతోంది వారు దీనిని కొవ్వు పిల్లి జీతం లేదా కొవ్వు పిల్లి చెల్లింపు అని పిలుస్తారు అంటే ప్రజలు చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వారు నిజంగా అర్హత కంటే చాలా ఎక్కువ డబ్బును పొందుతున్నారని భావిస్తారు కాబట్టి మీకు తెలుసు అధికమొత్తంలో జీతాలు మరియు మిలియన్ డాలర్లు లేదా కోట్ల రూపాయలు మరియు కొన్నిసార్లు సంస్థకు దాని వాటాదారులను ఒప్పించడం కష్టం అవుతుంది ఈ వ్యక్తులు వాస్తవానికి చెల్లించాల్సిన అవసరం ఉంది అంత జీతం ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారనే దాని యొక్క స్పష్టమైన మరియు అస్పష్టమైన ప్రయోజనాలు వాస్తవానికి అధిగమిస్తూ ఉన్నాయి అవి చెల్లించబడుతున్నాయి కాబట్టి మళ్ళీ సంస్థ ఈ వివాదంలోకి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు సంస్థ న్యాయమైన పంపిణీ లేదా జీతాల సరసమైన పంపిణీని నిర్ధారించాలి మరియు నిర్ణయం తీసుకోవడం సాధ్యమైనంత న్యాయంగా మరియు పారదర్శకంగా ఉండాలి మరికొన్ని నైతిక అంశాలు సరసత మరియు బహుమతి యొక్క చిక్కు మేము ఉద్యోగులకు రివార్డ్ చేసినప్పుడు చిక్కులు ఏమిటి మొదటిది పారదర్శకత ప్రజలకు బహుమతి ఇవ్వడంలో మీరు పారదర్శకతను ఎలా నిర్ధారిస్తారు చాలా సార్లు మా తీర్పులు గుణాత్మక అంశంపై ఆధారపడి ఉంటాయి ఇది మంచిదా లేదా ఇది మంచిదా ఇది ప్రయోజనకరంగా ఉందా లేదా ఇది హానికరమా చాలాసార్లు మేము ప్రయోజనాలను లెక్కించలేము ఒక వ్యక్తి యొక్క సహకారం సంస్థకు తీసుకువస్తోంది కాబట్టి మేము ఎలా నిర్ణయం నిర్ణయిస్తాం ఎవరు పొందాలి ఎంత మరొకటి గ్రహణ శక్తి మరియు సంక్లిష్టత చాలా కష్టమైన పదాలు గ్రహణశక్తి ఉద్యోగి అర్థం చేసుకోగల సామర్ధ్యం అతను లేదా ఆమె పొందగలిగే విషయాలతో వ్యవహరిస్తుంది గ్రహణశక్తి గ్రహణ శక్తి అనే పదం కాంప్రహెన్షన్ అనే పదం నుంచి వచ్చింది కాంప్రహెన్సిబిలిటి అనే పదం కాంప్రహెన్షన్ నుండి వచ్చింది ఇది గ్రహించు అనే పదం నుండి వచ్చింది అంటే అర్థం చేసుకోవడం ఈ ప్రయోజనాల ప్యాకేజీలను ఉద్యోగులు అర్థం చేసుకున్నారా అన్నిసరసతలతో అన్ని నిజాయితీలతో మేము మా ఉద్యోగులకూ వీలైనంత స్పష్టంగా మరియు సరళంగా చెప్పగలగాలి వారు ఏమి చేయాలి ఈ ప్రయోజనాలు మరియు రివార్డ్ సిస్టమ్ సంపాదించడానికి మేము వారి కోసం ఉంచాము నేను తెలుసుకోవాలి ఎందుకు మరియు ఎలా నేను ఏదో పొందగలను కంపెనీ మీకు చెల్లించిన సెలవు ఇస్తానని చెప్పారు ఆపై కంపెనీ నాకు మూడు పేజీలు లేదా పది పేజీల విస్తరణ ఇస్తుంది నేను ఏమి చేయాలో నేను అర్థం చేసుకోను 5 6 పది పాయింటర్లు మీరు పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ చాలా అమ్మకాలు ఉండాలి ఈ చాలా మందిని నియమించుకోవాలి ఈ చాలామంది ఎవరూ సంస్థను విడిచిపెట్టకుండా చూసుకోండి కాబట్టి స్పష్టమైన పాయింటర్లు ఉంటే నేను ఈ ప్రయోజనాలను ఎలా పొందగలను అని అర్థం చేసుకోవడం నాకు సులభం అవుతుంది ఆపై నేను వారి వైపు పని చేయగలను మరియు నేను తనిఖీ జాబితా కలిగి ఉండవచ్చు మరియు నేను విషయాలను తనిఖీ చేస్తూనే ఉంటాను మరియు వారి వైపు పని చేయండి కాబట్టి అది గ్రహణశక్తి సంక్లిష్టత అంటే మనం తీసుకువచ్చే వ్యక్తుల వైవిధ్యానికి అనుగుణంగా ఉంటుంది మేము వారికి పెద్ద ప్రయోజనాల ప్యాకేజీని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము మీరు ప్రతి ఒక్కరికి వసతి కల్పించాలి అనుకుంటున్నారు మరియు మేము సరే అంటాము మీరు దీని నుండి ఇది ఎంచుకోవచ్చు వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలగాలి కాబట్టి ప్రజల వైవిధ్యానికి అనుగుణంగా మనం ఎక్కడ పని చేస్తాము మరియు వీటిని తయారు చేస్తాము ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రజలకు వాటిని ఉపయోగించే వారికి సరిపోతుంది కాబట్టి అది ఏదో ఒక అది పరిష్కరించాల్సిన అవసరం ఉంది అప్పుడు అవకాశాల సమానత్వం జాన్ రాల్స్ ప్రతిపాదించిన సరసత మరియు న్యాయం నేను వివరాల్లోకి రాను బహుశా మీరు దానిని చూడవచ్చు కానీ అప్పుడు ఉద్యోగులుగా మనం మనల్ని మనం పోల్చుకుంటాం నేను మీకు క్లుప్త వివరణ ఇస్తాను ఉద్యోగులుగా మనం సంస్థలో వివిధ విభాగాలలో ఒకే విభాగంలో మన తోటి వారితో కూర్చుంటాము కాబట్టి ఎవరైతే కచ్చితమైన మన పని చేస్తున్నారో అదే మేము మా తోటి వారితో అదే సంస్థలో చేస్తున్నాము కాబట్టి మనలాగే నైపుణ్యం ఉన్నవారు కానీ భిన్నమైన పని చేస్తున్నారు మరియు అప్పుడు మేము కూడా అదే పరిశ్రమలోని వ్యక్తులతో పోల్చాము కానీ మా సంస్థ వెలుపల మరియు ఇతరులతో మనలాగే నైపుణ్యం మరియు అర్హత ఉన్న వారు కానీ వేరే పరిశ్రమలో పని చేస్తున్నారు మా సంస్థ వెలుపల మీకు తెలుసు కాబట్టి ఇది స్వీయ మరియు మరొకటి మధ్య పోలిక మరియు ఈ పోలికలు మనం ఎంతవరకు చికిత్స పొందుతన్నాయో నిర్ణయించడానికి లేదా అనుభూతి చెందడానికి లేదా అర్థం చేసుకోవడానికి మాకు సహాయ పడతాయి మీరు దీన్ని అంతర్జాలంలో చూడవచ్చు కాబట్టి అదే విధంగా ఉద్యోగులుగా మనం నిర్ణఇస్తాము మనకు సమానమైన అవకాశం ఇవ్వబడుతుంది అసమానమైనది కాదు కానీ మనకు సమానమైన అవకాశం మనం చేయగలిగినది సరే మరియు మేము బొత్తిగా మరియు న్యాయంగా వ్యవహరించామా అని మేము నిర్ణఇస్తాము సమాన అవకాశం వాటాదారుల విలువ దృక్పథం ఏమిటంటే సాధారణ పద్ధతుల్లో న్యాయమైన మరియు బహిరంగంగా నియామక శిక్షణ వ్యాపార దృక్పథం నుండి మంచి అర్థాన్ని ఇస్తుందని ఊహించవచ్చు మనం ఏది చేసినా లాభాలు వస్తాయి ఏ విధమైన వివక్షత అయినా చివరికి సంస్థను కిందికి లాగుతుంది త్వరలో లేదా తరువాత మనం చేసే ఏదైనా వివక్ష సంస్థను దించేస్తుంది అనాలోచిత పరిణామాల చట్టం ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తించవలసి వస్తుంది అంటే తదుపరి చర్య ఇకపై ఉండదు నైతిక ఎంపికలో 1 ఎవరైనా నా తలపై తుపాకీ పెట్టి మీరు చేయవలసింది ఇదే అని చెబితే మరియు నా మనసాక్షి దానిని అనుమతించదు దానిలో ఏదో తప్పు ఉంది నన్ను అడిగినది సరైనది అయితే నేను దీన్ని బలవంతం చేయకూడదు కానీ నాకు సరైన కారణం చెప్పబడలేదు లేదా అది నాకు సరిగ్గా వివరించబడలేదు అందుకే నేను దీన్ని చేయమని బలవంతం చేస్తున్నాను కారణం ఉంటే మరియు నేను చేయగలిగితే నేను చేస్తాను కాబట్టి ఇది మాకు అనిపిస్తుంది మాకు న్యాయంగా లేదా అన్యాయంగా ప్రవర్తించబడిందా అని నిర్ణయించడంలో సహాయపడుతుంది అవకాశాల సమానత్వం సాంస్కృతిక పరిశీలనలు ఇది సమానత్వం లేదా అవకాశం సమానత్వం అంటే మీరు పది గంటల పనిలో ఉంచారు మీకు ఎంత జీతం లభిస్తుంది ఈరోజు మీరు 10 గంటల పనిలో ఉంచారు మీకు ఇంత జీతం లభిస్తుంది రేపు మీరు ఆరు గంటలు పనిలో ఉంచారు మీకు ఇంత జీతం లభిస్తుంది నేను రెండు రోజులలో ఉంచిన మొత్తం పని 16 గంటలు ఉంటే అది ఏ తేడాను కలిగిస్తుందో సమానత్వం చెబుతుంది నేను ఒక రోజులో 12 గంటల పనిని మరొక రోజు నాలుగు గంటల పనిని ఉంచాను లేదా రెండు రోజులలో ఎనిమిది గంటల పని లేదా ఒక రోజులో పది గంటల పని మరియు మరొక రోజు 6 గంటల పని ఉత్పత్తి ఒకేలా ఉంటే నేను అదే మొత్తంలో ప్రయోజనాలను పొందాలి కాబట్టి ఇది సమానంగా ఉందా లేదా అది సమానంగా ఉందా నాకు తెలుసు ఇది చాలా పేలవమైన ఉదాహరణ కానీ మీకు తెలుసు ఈ విధంగా మేము నిర్ణఇస్తాము కాబట్టి మేము దీన్ని కేసుల వారీగా చేస్తాము సందర్భోచిత బిందు వీక్షణ నుండి విషయాలను చూసే మన సామర్థ్యంతో సమానత్వం వ్యవహరిస్తుంది మునుపటి ఉపన్యాసంలో మేము ఏమి మాట్లాడుతున్నాము సంపూర్ణవాదం మరియు సాపేక్షవాదం సమానత్వం అనేది నిరంకుశత్వం గురించి సమానత్వం సాపేక్షవాదం గురించి కాబట్టి మేము ఎలా నిర్ణఇస్తాము మరియు ఈ విషయాలు సాంస్కృతికంగా నిర్ణయించబడతాయి ఒక పాశ్చాత్య లేదా నేను పాశ్చాత్య అని చెప్పకూడదు ఈ సమస్యను సమాజ ఆధారిత సంస్కృతిలో పనిచేయడానికి వస్తున్న వ్యక్తివాద సంస్కృతిలో పాతుకుపోయిన సంస్థ ఎదుర్కొంటుంది ఎందుకంటే వ్యక్తిత్వ సంస్కృతిలో పాతుకుపోయిన సంస్థ మార్గాల నుండి అంతిమ దృక్పథం వరకు విషయాలను చూస్తుంది లక్షణాలు మరింత ముఖ్యమైనవి సంఘం ఆధారిత సంస్కృతులు పనులు ఎలా జరుగుతాయో చూస్తాయి కాబట్టి వారు పాల్గొన్న వ్యక్తులను బాధించరు కాబట్టి మేము ప్రభావితం చేస్తున్న సమాజాన్ని చూస్తాము కాబట్టి మీకు తెలుసు ఈ ఇద్దరూ కలిసి వచ్చినప్పుడు వారికి సౌకర్యవంతమైన పనిగంటలు అని అర్థం కావడం లేదు మీరు ప్రజలకు ఇచ్చే వాటిలో ఒక భాగం ఉండాలి మీరు కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలి మీరు స్థానిక సెలవులను పరిగణనలోకి తీసుకోవాలి మీరు ఎక్స్ వై ల యొక్క సోదరీమణులు తల్లులు అత్తమామలు దాయాదుల వివాహాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మీరు ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సమయం కేటాయించాలి మీరు చెప్పలేరు అది మీ రక్షణ కుటుంబంలో ఉండాలి మీకు తెలుసు ఈ విషయాలు ముఖ్యమైనవి కాబట్టి ఏదో సరసమైనదా కాదా అనే విషయాన్ని మేము సాంస్కృతికంగా నిర్ణయిస్తాం మరలా ఇది ఒక సమస్యను కలిగిస్తుంది ఈ నిర్ణయాలు తీసుకోవలసిన హెచ్ఆర్ ప్రజలకు సరసమైన ఉపాధి మరియు ధ్రువీకరించి చర్య న్యాయమైన ఉపాధి అనేది చట్టవిరుద్ధమైన వివక్షతతో ఉపాధి నిర్ణయాలు ప్రభావితం కాని పరిస్థితిని సూచిస్తుంది గతంలో వివక్షకు గురైన కొన్ని సమూహ వ్యక్తులను నియమించుకోవాలని యజమానులను కోరడం ద్వారా న్యాయమైన ఉపాధి లక్ష్యాన్ని సాధించడం ధ్రువీకరించే మేము ఎక్కడ గీతను గీస్తాము మేము ఎవరికి న్యాయంగా ఉన్నాము ప్రస్తుత అభ్యర్థుల కొలనుకు నేను న్యాయంగా ఉన్నాను లేదా నేను మొత్తం సమాజానికి న్యాయంగా ఉన్నాను మేము నిశ్చయాత్మక చర్య గురించి మాట్లాడేటప్పుడు మన సామాజిక వాతావరణానికి ప్రాచీనత నుండి ప్రాచీనత గురించి మాట్లాడుతున్నాము మేము గతంలో సమాజంలో కొంత భాగాన్ని బాధ పెట్టినట్లయితే దీనికి తగిన అవకాశం మనకు అదే ధ్రువీకరించే చర్య సరసమైన ఉపాధి ఈరోజు నా చేతిలో ఏమీ ఉంది నా చేతిలో ఇది ఉంటే ఈరోజు నేను దానితో వ్యవహరిస్తాను గతంలో ఏమి జరిగిందో దానికి నేను బాధ్యత వహించను భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నేను బాధ్యత వహించను ఈరోజు దాని ఆధారంగా నా చేతిలో ఉన్నది నేను దీన్ని చేస్తాను కూడిక లేదా తీసివేత నిర్ణయం కాబట్టి అక్కడే ఈ పరిస్థితి వస్తుంది మళ్లీ మీకు తెలుసు ఈ గందరగోళం వస్తుంది చాలా సున్నితమైన అంశం మరియు మేము దానితో వివరించే టప్పుడు సాధ్యమైనంతవరకూ లక్ష్యం ఉండటానికి నేను ప్రయత్నిస్తాను వివక్షత అంటే ప్రజలలో వ్యత్యాసాలు మేము వ్యక్తుల మధ్య విభేదిస్తాము రెండు రకాల వివక్షలు ఉన్నాయి 1 వివక్త చికిత్స ఒక యజమాని చికిత్స చేసినప్పుడు ఒక ఉద్యోగి భిన్నంగా అతని లేదా ఆమె రక్షిత తరగతి స్థితి కారణంగా సంభవిస్తుంది మరొకటి ప్రతికూల ప్రభావం లేదా అసమాన ప్రభావం ఒకే ప్రమాణం అన్ని ఉద్యోగులకు వర్తింపజేసినప్పుడు కానీ ఆ ప్రమాణం రక్షిత తరగతిని ప్రభావితం చేస్తుంది ఎక్కువ లేదా ప్రతికూలంగా లేదా ప్రతికూలంగా కాబట్టి మేము వేర్వేరు చికిత్స లేదా అసమానత గురించి మాట్లాడతాము క్షమించండి నేను ఈ పదాన్నిపలుకుతుంటే భిన్నమైన చికిత్స మేము తప్పనిసరిగా చెబుతున్నాము మేము ఎక్కువ ఇస్తాము మేము ఒక నిర్దిష్ట సంఘానికి చెందిన ఉద్యోగిని ఇష్టపడతాము లేదా నేను వారిని ఇష్టపడను ఎందుకంటే వారు ఒక నిర్దిష్ట సమాజానికి చెందినవారు లేదా ఎందుకంటే వారు పెద్దవారు లేదా ఎందుకంటే వారు చిన్నవారు లేదా ఏమైనా మేము ప్రతికూల ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు నేను చెబుతున్నాను నేను ప్రతి ఒక్కరిని న్యాయంగా చూస్తాను మరియు అలా చేస్తే మీకు తెలిస్తే అది నా బాధ్యత కాదు ఒక నిర్దిష్ట సమూహం చేయకపోతే లేదా అంతం కాకపోతే బాధపడటం ఇప్పుడు తేడాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి వేరు చికిత్స ప్రత్యక్ష వివక్షను సూచిస్తుంది ప్రతికూల ప్రభావం పరోక్ష వివక్షను సూచిస్తుంది ఎక్కడ మనం గ్రహించలేము లేదా మనం కళ్ళు మూసుకుంటాము ముగింపు పరిణామాలు ఏమిటో కావచ్చు వేరు పద్ధతి అనేది అసమాన చికిత్స ప్రతికూల ప్రభావం అనేది ఫలితాల అసమాన పరిణామాలను సూచిస్తుంది కాబట్టి చికిత్స ఒక్కటే కానీ పరిణామాలు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే ప్రజలకు భిన్నమైన లక్షణాలు ఉంటాయి జాతి లైంగిక ఆవరణ లేదా కారణంతో చికిత్స నిర్ణయ నియమాలను విడదీయండి జాతి లైంగిక పరిణామాలు లేదా ఫలితాలతో ప్రతికూల ప్రభావ నిర్ణయ నియమాలు కాబట్టి ఒకదానిలో ఒకటి కారణం మనం ప్రజలను ఎలా ప్రవర్తిస్తామో నిర్ణయిస్తుంది మరియు మరొకటి మేము గతంలో ప్రజలతో ఎలా వ్యవహరించామో ఫలితాలు నిర్ణయిస్తాయి ఇది పోస్ట్ ఫ్యాక్టో ఇది వివక్ష చికిత్స ఉద్దేశపూర్వక వివక్ష చాలా సందర్భాల్లో ప్రతికూల ప్రభావం అనాలోచిత వివక్ష వివక్ష చికిత్స అనేది పక్షపాత చర్యలను సూచిస్తుంది ఇది ప్రతికూల ప్రభావం చర్యలను సూచిస్తుంది కానీ అవకలన పరిణామాలతో వేర్వేరు చికిత్స వివిధ సమూహాల ప్రజలకు వేర్వేరు ప్రమాణాలను సూచిస్తుంది ప్రతికూల ప్రభావం ఒకే ప్రమాణాలను సూచిస్తుంది కానీ వివిధ సమూహాల ప్రజలకు భిన్నమైన పరిణామాలు రెండింటిలో మనం ఏ వైపు ఉన్నామో నిర్ణయించుకోవాలి వివక్షగా పరిగణించవచ్చు వివక్ష ఆరోపణలను మా సంస్థకు వ్యతిరేకంగా తీసుకువస్తే మేము వాటిని ఎలా నిర్వహించగలం మొదటిది మేము ఉద్యోగ సంబంధితను ప్రదర్శించాలి సంబంధిత నిర్ణయానికి కారణం నిర్ణయానికి కారణం మేము తీసుకున్నాము నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నేను ఏమి చెప్తున్నానో అది ఉద్యోగానికి సంబంధించినది ఈ వ్యక్తులు చేయాల్సిన పని దీనికి వారి నేపథ్యంతో సంబంధం లేదు మీరు దానిని ప్రదర్శించకపోతే మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా కొన్ని సమూహాల పట్ల వివక్ష చూపడం ముగించారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరొకటి మంచి వృత్తిపరమైన అర్హత బోనఫైడ్ వృత్తిపరమైన అర్హత ఒక లక్షణాన్ని సూచిస్తుంది ఇది ఒక నిర్దిష్ట ఉద్యోగం కోసం అందరి ఉద్యోగులలో ఉండాలి దీని అర్థం ఉదాహరణకు నేను నీకు ఇచ్చాను ఇక్కడ ఉదాహరణ కాబట్టి మీరు స్లైడ్లను పొందినప్పుడు మీరు దీన్ని చూస్తారు ఉదాహరణకు మేము ఉన్నత విద్యా సంస్థలలో అధ్యాపకులు అప్పుడు పిహెచ్డి చేయవలసి ఉంది మీరు ఒక అద్భుతమైన గురువు కావచ్చు కానీ మీకు పీహెచ్డీ లేకపోతే మీరు తదుపరి స్థాయికి పదోన్నతి పొందలేరు లేదా మిమ్మల్ని కూడా లోపలికి తీసుకోకపోవచ్చు లెక్చరర్గా తీసుకోవచ్చు మరియు మీరు పురోగతి సాధించలేరు దీనికి మీతో సంబంధం లేదు కానీ మీరు ఇతర పీహెచ్డీలకు మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటే మీరు సహకరించాల్సిన అవసరం ఉంటే మీరు పత్రాలను ప్రచురించవచ్చు కానీ మీకు డిగ్రీ లేకపోతే మీరు ముందుకు సాగలేరు లేదా పైలట్లకు సరైన కంటి చూపు మీరు మానసికంగా చాలా బలంగా ఉండవచ్చు అంతా కావచ్చు సరే కానీ పైలెట్గా మీరు కొన్ని దూరాలను చూడాలి మీలో ఒకరికి నిద్ర రుగ్మత ఉంది లేదా మీకు అధిక రక్తపోటు ఉంటే పైలెట్లు చాలా ఎక్కువ ఒత్తిడి పరిస్థితులతో వ్యవహరించాలి వారు సరిగ్గా చూడగలగాలి వారు సుదీర్ఘంగా విమాన ప్రయాణానికి ముందు సరిగ్గా నిద్ర పోయేలా ఉండాలి కాబట్టి మీకు తెలుసు మిమ్మల్ని నియమించలేము దీనికి మీ ఆరోగ్యం తో సంబంధం లేదు లేదా మీరు అనారోగ్యంతో ఉన్నందున మీరు వివక్ష చూపుతున్నారని మీరు చెప్పలేరు ఉద్యోగం యొక్క అవసరాలు అలాంటివి మీరు ఏమి చేస్తారు కాబట్టి పని సరిగ్గా నిర్వహించడానికి నిర్దిష్ట అర్హత అవసరమని మీరు చూపించగలగాలి సీనియారిటీ వ్యవస్థ బాగా స్థిరపడి అన్ని ఉద్యోగులకు సాధ్యమైనంత ముందుగానే తెలియజేయాలి కాబట్టి మీ నిర్ణయానికి సీనియారిటీ ఒక ప్రమాణం అయితే మీరు అలా చెప్పలేరు కాబట్టి చివరి నిమిషంలో సీనియర్ ఇది ప్రజలకు ముందే చెప్పాలి సంస్థ యొక్క సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఆపరేషన్ కోసం ఉపాధి ఈ సాధన అవసరం అయినప్పుడు మీరు వ్యాపార అవసరాలపై కూడా బ్యాంకు చేయవచ్చు మరియు వివక్షత లేని సాధన కోసం ఓవర్ రైడింగ్ వ్యాపార ప్రయోజనం ఉంది కాబట్టి మీరు అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవలసివస్తే మరియు మీరు చెప్పేది కాబట్టి అందుబాటులో ఉంది నేను ఈ వ్యక్తిని పిలవవలసి వచ్చింది ఎందుకంటే మీరు అక్కడ లేరు మరియు మీరు చెబుతారు నేను వరుసలో ఉన్నాను పట్టించుకోలేదు తుమ్ము నన్ను క్షమించు నేను దీన్ని చేయాల్సివచ్చింది అత్యవసర పరిస్థితి ఉంది నాకు ఎవరో అవసరం కాబట్టి మరియు అక్కడ ఉంది అయినప్పటికీ ఈ వ్యక్తి మీకు పది సంవత్సరాల జూనియర్ కావచ్చు కానీ వ్యక్తికి సామర్ధ్యం ఉంది నేను అతనికి శిక్షణ ఇచ్చాను మరియు నన్నుక్షమించండి మీరు సెలవులో ఉన్నారు కానీ మీకు ఆ అవకాశం ఇవ్వబడలేదు కానీ మీరు దానిని చాలా స్పష్టంగా నమ్మకంగా ప్రదర్శించగలగాలి లేకపోతే మీరు వివక్షకు గురైనందుకు కేసు పెట్టవచ్చు విభిన్న సామర్థ్యం ఉన్న ఉద్యోగులకు సహేతుకమైన వసతి మరొక విషయం అది అవసరం యజమానులు అంగీకరిస్తున్నారు మళ్లీ మీకు తెలుసు ఇవి పాశ్చాత్య లేదా యుఎస్ ఆధారిత ఆదేశాలు కానీ అవి ప్రపంచంలోని చాలా దేశాలకు వర్తిస్తాయి కాబట్టి ఉద్యోగుల యొక్క తెలిసిన వైఫల్యాలకు యజమానులు సహేతుకమైన వసతి కల్పించాలి ఉదాహరణకు ఈ రోజుల్లో భారతదేశంలో కూడా మనకు తెలుసు మీకు తెలుసు నా ఉద్దేశం మీకు తెలుసు చాలా ప్రదేశాలలో చక్రాల కుర్చీ ఉండాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు ప్రతి భవనం కార్యాలయ భవనం యొక్క ప్రతి అంతస్థులో మనకు భారతీయ శైలి టాయిలెట్ సీట్లు ఉండాలి ఎందుకంటే భారతీయులు తమ మరుగుదొడ్లు ఉపయోగించి అలవాటు పడ్డారు కాబట్టి ఆ రకమైన విషయాలు అది వైకల్యాలు కాదు కాబట్టి మీకు భారతీయ సీటు ఉంటే మీరు తప్పక అది తప్పనిసరి అవసరం కానీ మేము వైకల్యాల గురించి మాట్లాడేటప్పుడు నా ఉద్దేశం ఉద్యోగుల యొక్క తెలిసిన వైఫల్యాలకు వైకల్యాలకు మీకు మద్దతు ఉండాలి సహేతుకమైన వసతి కల్పించకుండా ఉండటానికి యజమానుల్లో విభిన్న సామర్ధ్యం గల వ్యక్తి ఉపాధిని తిరస్కరించలేరు మా సంస్థలో చాలా మంది వికలాంగులు లేరని మీకు తెలుసు కాబట్టి నేను గ్రౌండ్ ఫ్లోర్ చక్రాల కుర్చీని ప్రాప్యత చేయను ఒక వ్యక్తి వచ్చి నా మీరు తప్పనిసరిగా చక్రాల కుర్చీ ప్రాప్యతను అందించాలి అది చాలా ఎక్కువ అయితే తప్ప ఉదాహరణకు భారతదేశంలో పక్షపాత ఉద్యోగులకు పరికరాలను అందించే సామర్థ్యం చాలా సంస్థలకు లేదు ఉదాహరణకు కాబట్టి అది కష్టం అవుతుంది మీకు తెలియదు ఉద్యోగి వారి సొంత పరికరాలను తీసుకువస్తే తప్ప మీరు వసతి చేయవచ్చు కానీ ఈ పరికరాన్ని అందించడానికి మీకు డబ్బు లేకపోవచ్చు వసతి అవసరం లేదు వ్యక్తి లేకపోతే ఈ పదవికి అర్హత కొన్ని ప్రణాళికలు ధ్రువీకరించి కార్యాచరణ ప్రణాళికలు ధ్రువీకరణ చర్య కోసం మేము ఎలా ప్రణాళిక చేస్తాము చేరిక దశలు వినియోగ విశ్లేషణ కోసం మేము ఎలా ప్రణాళిక చేస్తాము మొదటి దశ అవసరమైన వాటి యొక్క విశ్లేషణ కాబట్టి సంస్థ సంస్థలోని అన్ని ఉద్యోగాలను వర్గీకరణలుగా విభజించడం ద్వారా ప్రస్తుత శ్రామిక శక్తి యొక్క జనాభా కూర్పును మేము నిర్ణయిస్తాం అప్పుడు అందుబాటులో ఉన్న కార్మిక మార్కెట్లో అదే రక్షిత తరగతుల శాతాన్ని మేము నిర్ణఇస్తాము నేను మీకు చెప్పినట్లుగాస్వీయ అంతర్దృష్టి స్వీయ బయట కాబట్టి పరిశ్రమ ఏమి చేస్తుందో మేము కనుగొన్నాము మరియు మేము తెలుసుకుంటాము మరియు ఈ 8 కారకత్వాల లభ్యత విశ్లేషణను ఉపయోగించడం ద్వారా దీన్ని చేయడానికి ఒక మార్గం ఇక్కడ జాబితా చేయబడిన ఈ విభిన్న 8 కారకాలను మేము పరిశీలిస్తాము అందులో స్థానిక జనాభా స్థానిక ఉద్యోగులు కార్మిక శక్తి అర్హత కలిగిన కార్మికులు కార్మిక మార్కెట్లో అర్హత కలిగిన కార్మికులు ప్రస్తుత ఉద్యోగులు స్థానిక విద్య మరియు శిక్షణ కార్యక్రమాల గ్రాడ్యుయేట్లు మరియు యజమాని ప్రాయోజితం చేసిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేవారు మేము తులనాత్మక చిత్రపటం గీస్తాము ఆపై మేము నిర్ణఇస్తాము ఇక్కడ మేము కొన్ని విషయాలను సమతుల్యం చేసుకోవాలి రెండవ దశ లక్ష్యాలు మరియు సమయ పట్టికలను నిర్ణయించడం వారు తక్కువ వినియోగం యొక్క పరిమాణాన్ని పరిగణలోకి తీసుకోవాలి మనకు ఎంతమంది అవసరం శ్రామిక శక్తి ఎంత వేగంగా మారుతుంది ఎంతమంది మమ్మల్ని వదిలి వెళతారు మరియు వస్తారు మీకు తెలుసు మేము వార్షిక ప్రాతిపదికన లేదా క్రమానుగతంగా ఎంత మందిని తీసుకుంటాము లేదా కార్మిక శక్తి పెరుగుతుంది లేదా మేము ఒప్పందం కుదుర్చుకుంటే మా సంస్థకు హక్కు ఇవ్వవచ్చు మేము పరిమాణాన్ని తగ్గిస్తున్నాము కాబట్టి మరియు యజమాని చర్యల రకాలుచేపట్టాలి అనుకుంటారు కార్యాచరణ ప్రణాళికలో మేము నిర్ణయించుకున్న తర్వాత మాకు ఎంతమంది అవసరం మరియు మీకు తెలుసు ఏమి జరుగుతుందో మీకు తెలుసు మేము లక్ష్యాలను నిర్దేశించాము మరియు మేము సమయ పట్టికలను నిర్మించాము అప్పుడు మేము ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి మేము ఖచ్చితంగా నిర్ణయిస్తాం చర్యలు తీసుకోవాలి యుఎస్ వ్యవస్థ నుండి కొన్ని సూచనలు మేము రక్షిత తరగతి సభ్యులను నియమించుకుంటాము మేము ఉద్యోగాల రూపకల్పనను ముగించవచ్చు కాబట్టి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న కార్మికులు అర్హత సాధించే అవకాశం ఉంది మేము సిద్ధం చేసినా దరఖాస్తుదారులకు ప్రత్యేకమైన శిక్షణ లను అందించవచ్చు మేము వారికి శిక్షణ ఇవ్వవచ్చు మేము వారికి కొంత అదనం ఇవ్వవచ్చు మీకు తెలుసు మేము కొంత సమయం వరకు వారి చేతిని పట్టుకోవచ్చు కాబట్టి వారు తమ తోటివారితో సమానంగా ఉంటారు మరియు ఉపాధికి అనవసరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా మీరు వారికి ఎక్కువ సమయం ఇవ్వవచ్చు ఉదాహరణకు భారతదేశంలో మేము ఉద్యోగాలకోసం దరఖాస్తులు పిలిచినప్పుడు మనకు తెలుసు చాలా దూర ప్రాంతాల ప్రజలు గడువుకు చేరుకోలేరు కాబట్టి ఒక నిబంధన ఉంది దేశంలోని ఈశాన్య ప్రాంతం నుండి ప్రజలు లే నుంచి వచ్చిన ప్రజలు మీకు తెలుసు హిమాలయాల దిగువ ప్రాంతాలు కొన్నిసార్లు గిరిజన ప్రాంతాల ప్రజలు అండమాన్ మరియు లక్షద్వీప్ ప్రజలు ఒక నిర్దిష్ట సంఖ్యను తీసుకోవచ్చు వారి దరఖాస్తులను సమర్పించడానికి అదనపు రోజులు కాబట్టి గడువులు భిన్నంగా ఉంటాయి కాబట్టి వారు ప్రకటనను చూడటానికి సమానమైన అవకాశాన్ని కలిగి ఉన్నారని నిర్ణయించుకుంటారు ఆపై వారు ఎంత అదనపు సమయం వారి దరఖాస్తును సమయం లోపల పంపించాల్సి ఉంటుందని మేము లేక్కిస్తాము మరియు మేము వారికి ఎక్కువ సమయం ఇస్తాం కాబట్టి మీరు ఉపాధికి అవసరమైన అడ్డంకులను తొలగిస్తారు మీరు వారికి కొంత ఇవ్వండి మీరు వారి చేతిని కొంచెం ఎక్కువ పట్టుకోండి మరియు మీకు తెలుసు తపాలా ఆలస్యం మరియు అన్ని వారి అనువర్తనాలను ప్రభావితం చేయకుండా చూసుకోండి లేదా ఈ తేదీ నాటికి మీ దరఖాస్తులను పోస్ట్ మార్క్ చేయాలి కాబట్టి స్టాంప్ ఒకే విధంగా ఉండాలి అదే తేదీన ఇది పని రోజుగా ఉండాలి ఆపై మమ్మల్ని చేరుకోవడానికి 20 రోజులు తీసుకుంటే 20 రోజులు పడుతుంది మేము ఆ సమయాన్ని లెక్కించము కాబట్టి అది చేయటానికి మరొక మార్గం అపసవ్య వివక్ష మా ప్రయత్నాలలో వివక్ష ఆరోపణలను నివారించడానికి మా ప్రయత్నాలలో కలుపుకొని ఉండటానికి మేము రక్షిత తరగతుల కార్మికులకు అన్యాయంగా మారవచ్చు అప్పుడు మేము ఏమి చేయాలి అది ఒక సవాలు మరియు ఒక చర్చ జరుగుతోంది సమాన ఉపాధి అవకాశాలలో మీరు ఆపదలను ఎలా నివారించవచ్చు ప్రాతినిధ్యం వహిస్తున్నసమూహాలకు శిక్షణ ఇవ్వండి ఫిర్యాదు పరిష్కార ప్రక్రియను ఏర్పాటు చేయండి ఎప్పుడైనా వివక్ష యొక్క సమితి ఉంటుంది ప్రజలు తెలుసుకోవాలి ఎవరికి వెళ్లాలి మరియు ఇది సరసమైన మరియు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రక్రియగా ఉండాలి మీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీ నిర్ణయాలు పత్రంలో ఉండాలి మరియు మీ నిర్ణయాల గురించి మీ ఉద్యోగులతో నిజాయితీగా వుండండి ముఖ్యంగా నిర్ణయాలు సంభావ్య వ్యాజ్యాలను తీసుకురాగలవు మీరు తెలుసుకోవలసిన సమాచారం కోసం మాత్రమే అడగండి నేను నియామకం గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను క్షమించు నేను దీనిని తాకినాను మా ఉద్యోగుల వైవాహిక స్థితిని మనం తెలుసుకోవలసిన అవసరం లేదు తప్ప వారి జీవిత భాగస్వాములకు ఆరోగ్య ప్రయోజనాలను అందించాలని మేము భావిస్తున్నాము తప్ప మేము తెలుసుకోవలసిన అవసరం లేదు మా ఉద్యోగుల మతం తప్ప మేము వారికి ఇవ్వాళనుకుంటున్నాము మతపరమైన సెలవులు మరల మీకు తెలుసు ఇది వ్యక్తిగత సమాచారం మతం వ్యక్తిగత విషయం వివాహం వ్యక్తిగత విషయం ఎవరు ఈ వివరాలను తెలుసుకోవాలి తప్ప ఇది నేను చేసే పనిని నేరుగా ప్రభావితం చేస్తుంది మనం ఎందుకు తెలుసుకోవాలి మీకు తెలుసు అది అనవసరంగా కొంతమందికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరు ఈ విషయాలను నివారించినట్లయితే ప్రజలు మా సంస్థలో మరింత సౌకర్యంగా ఉంటారు ఈరోజు మీ కోసం నేను కలిగి ఉన్నాను దయచేసి ఈ సమస్యల గురించి ఆలోచించండి మరియు దయచేసి ఫోరం ద్వారా నాతో సన్నిహితంగా ఉండటానికి సంకోచించకండి మీకు ఏవైనా ప్రశ్నలు సందేహాలు లేదా ఏవైనా ఆలోచనలు ఉంటే మీ తరగతి గదుల్లో లేదా మీ తోటివారితో ఈ సమస్యలను మరింత వివరంగా చర్చించవచ్చు చాలా ధన్యవాదాలు